పునఃస్వాగతం మునుపటి ఉపన్యాసంలో మేము రైట్ స్టూడెంట్స్ మరియు వారిని ప్రేరేపించే మార్గాలను చూశాము నేను మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను CFA వ్యాయామం అని పిలువబడే నా స్వంత ఉదాహరణ మంచి CFA వ్యాయామం యొక్క కొన్ని ఉదాహరణలను నేను సమర్పించాను మరియు అది ఏ ప్రభావాన్ని కలిగిస్తుందో విద్యార్థుల అభ్యాసంపై ఎంత దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుందో నేను మీకు చెప్పాను మరింత ముందుకు వెళ్దాం ఫ్యాకల్టీ సభ్యులు మనలో చాలా మంది సరైనవారు చాలా మటుకు మన స్వంత తరగతుల్లో మనము రైట్ స్టూడెంట్స్ దీనిని మనము గ్రహించలేదు కాబట్టి మనం తీసుకున్న వివిధ కోర్సుల్లో మనమంతా బాగా రాణించాము అందుకే మేం ఫ్యాకల్టీ సభ్యులు ముఖ్యంగా ఈ విషయం కారణంగామనం తలెత్తే కొన్ని విచిత్రాలను చిన్న అసమానతలను వదిలివేస్తాము ఇది నిజం కాకపోవచ్చు కాని ఎక్కువగా ఇది నిజం ప్రతి దశలో ఎంపిక చాలా పోటీగా ఉన్నందున మీరు అండర్గ్రాడ్యుయేట్ పోటీ గురించి మాట్లాడుతారు మీరు ప్రవేశించడానికి పోటీపడే మాస్టర్స్ గురించి మాట్లాడుతారు పీహెచ్డీ గురించి మాట్లాడతారు ఇది చాలా పోటీగా ఉంటుంది మరియు తరువాత మరింత పోటీగా ఉండే ఫ్యాకల్టీగా మారుతుంది కాబట్టి ప్రతి దశలో ఇది చాలా పోటీగా ఉంటుంది ఒకరు ఫ్యాకల్టీ సభ్యునిగా మారడానికి చాలా ప్రతిభ కలిగి ఉండాలి మరియు అందువల్ల వారు తమ తరగతుల్లో రైట్ స్టూడెంట్స్ వారు తమ రంగంలో నైపుణ్యం కలిగినవారు లేదా ప్రతిభావంతులు సహజంగా ప్రతిభ చాలా ఎక్కువ లేదా నిరంతర కృషి ద్వారా మరియు సాధారణంగా మీరు ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకుంటారు ఈ సహజమైన ప్రతిభ ఉన్న వారితో నిజంగా పోటీ పడలేరు మరియు ఇది నా నమ్మకం మరియు ఇది నిజానికి కావలసిన దృష్టాంతం ఉపాధ్యాయులు నిజంగా ప్రతిభావంతులు ఏది ఏమయినప్పటికీ వారు ఈ వాస్తవాన్ని పూర్తిగా అభినందించలేరు వారు డిస్ట్రిబ్యూషన్ యొక్క కుడి వైపున ఉన్నారని వారు నిజంగా అభినందించరు ఎందుకంటే వారు తమ సొంత తరగతులను చాలా సమగ్రంగా చూడలేదు వారు ఏమి చేస్తున్నారో దానిని వారు చాలా బాగా చేసారు కాని వారు నిజంగా తమని తాము కోల్పోయారు మరియు చాలా మటుకు వారు తమ తరగతుల్లో బాగా పని చేయని వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఎక్కువ సమయం గడపలేరు వారు చాలా సార్లు తమ తరగతుల్లో బాగా పని చేయనివారి ఉనికికి కూడా పూర్తిగా గుడ్డిగా ఉంటారు కొంతమంది అధ్యాపక సభ్యులు లెఫ్ట్ స్టూడెంట్స్పై సానుభూతి చూపిస్తారు వారు సహానుభూతి పొందగలుగుతారు కాని వారిని అర్థం చేసుకోవడం వారు అనుభవించే మానసిక హింసను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే అధ్యాపక సభ్యులు తమ సొంత తరగతిలో రైట్ స్టూడెంట్స్ కనుక వారికి ఆ అనుభవం లేదు మరియు ఒక ప్రత్యేకమైన విషయంలో విద్యార్థులు నైపుణ్యం లేనివారు లేదా మంచివారు కాదని గ్రహించడానికి ఒక అనుభవం లేదా కొన్ని అనుభవాలు అవసరం కొన్నిసార్లు మీరు దేనికోసమైనా చేరినప్పుడు మీకు సహజంగా రాని కోర్సు తీసుకున్నప్పుడు అప్పుడు ప్రజలు ఏమి చేస్తున్నారో మీరు గ్రహిస్తారు నేను ఈ ప్రయోజనం కోసం కాదు కానీ పూర్తిగా భిన్నమైన కారణాల వల్ల ఒక నృత్య తరగతి శాస్త్రీయ నృత్య తరగతిలో చేరాను మరియు టీచర్ నా స్వంత కుమార్తె ఆమె నిష్ణాత కూచిపుడి నర్తకి మరియు నేను నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు చాలా అభివృద్ధి చెందిన వయసులో అంటే చాలా ఎక్కువ స్థాయి నైపుణ్యం లేని వారి అనుభవo నేను గ్రహించాను నృత్యolo నా నైపుణ్యం చాలా చెడ్డది కాదు కానీ అది కూడా ఎక్కువ కాదు దీని వల్ల నైపుణ్యం లేని వారి అనుభవo నేను గ్రహించాను కాబట్టి లెఫ్ట్ స్టూడెంట్స్ ఏమి అనుభవిస్తున్నారో మీరు నిజంగా అనుభవించాలనుకుంటే మీరు సరిగ్గా లేని వాటిలో చేరండి ఇది నా సిఫార్సు కాబట్టి లెఫ్ట్ స్టూడెంట్స్ వారి గురించి మాట్లాడుదాం మెరుగైన అభ్యాసం వైపు లెఫ్ట్ స్టూడెంట్స్ అవసరాలను తీర్చడం నా 24 దాదాపు 25 సంవత్సరాల బోధనా వృత్తిలో చాలా సవాలుగా ఉంది ఇప్పటివరకు దాని 24 మరియు ఒకటిన్నర సమస్యను అర్థం చేసుకోవడానికి నాకు 3 సంవత్సరాలు పట్టింది మరియు నేను ప్రయత్నించిన వ్యూహాలు దశకు చేరుకోవడానికి ఇంకా 6 సంవత్సరాలు పట్టింది ఈ వ్యూహాలు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయడానికి సరిపోతాయి ఇంకో 3 సంవత్సరాలు అర్థం చేసుకోవడానికి అంటే నాకు పదేపదే పునరుత్పాదకంగా వాడే వివిధ వ్యూహాలతో ఎడమ విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరుస్తుంది అని కన్నుకోడానికి మూడు సంవత్సరాలు పట్టింది మరియు తరువాత 3 సంవత్సరాల తరువాత ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయగలుగుతారు కాబట్టి 24 24 మరియు ఒకటిన్నర సంవత్సరాల కెరీర్ నుండి ఇతర అనుభవాలతో పాటు ఈ దృష్టి కేంద్రీకృతమై ఇప్పటివరకు 9 సంవత్సరాల పని కాబట్టి చాలా మంది నన్ను అడుగుతారు ఐఐటిలు ప్రవేశించడానికి కూడా చాలా పోటీగా ఉన్నాయని ఐఐటిలలో LS ఉన్నాయని మీరు చెప్పాలి LS సాపేక్షంగా ఉన్నందున ఇది జనాభాపై ఆధారపడి ఉంటుంది LS ఎవరో అర్థం చేసుకోవడానికి వారి నేపథ్యాన్ని చూద్దాం ప్రజలు భావించినది సరైనది ఎందుకంటే వారందరూ వారి 12 వ ప్రామాణిక బోర్డు పరీక్షలలో కనీసం 70 నుండి 75 శాతం స్కోరు సాధించారు ఇది మారుతూ ఉంటుంది కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఇవి ప్రమాణాలు దీనిని పరిశీలిద్దాం మరియు ప్రమాణం కాదు ప్రమాణాల మార్పు అనేది విద్యార్థుల సామర్థ్యం పరంగా పెద్దగా అర్థం లేదు కాబట్టి ఇది విద్యార్థుల సామర్థ్యానికి ఏ వచ్చే విద్యార్ధికైనా మంచి ప్రతిబింబం కొన్ని సంవత్సరాల క్రితం ఇవి ప్రమాణాలు అందరూ తమ బోర్డు పరీక్షలు 12 వ తరగతి బోర్డు పరీక్షలలో కనీసం 70 లేదా 75 శాతం స్కోర్ చేసి ఉండాలి అందరూ వారి బోర్డులలో మొదటి 20 శాతాలలో ఉన్నారు అందరూ రెండు అత్యంత పోటీ పరీక్షల ద్వారా వచ్చారు మరియు మీరు ధృవీకరించే చర్య గురించి మాట్లాడవచ్చు కాని మనం చూసేది లేదా నా తరగతుల్లో నేను చూసేది ఏదైనా సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఒక LS కావచ్చు LS అవచ్చు మేము దాని గురించి కొంచెం ఎక్కువ మాట్లాడుతాము కాబట్టి ఇది నిజంగా పెద్ద ఆందోళన కాదు లేదా అది నిజంగా ఒక ప్రధాన అంశం కాదు ఈ ప్రత్యేక అంశంలో ధృవీకరించే చర్య నిజంగా ఒక ప్రధాన అంశం కాదు ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఏ సామాజిక వర్గానికి చెందిన ఏ విద్యార్థి అయినా మంచిగా రాణించినట్లయితే వారు సున్నితమైన కేటగిరీ కింద జాబితా చేయబడతారు కాబట్టి అది ఎల్లప్పుడూ ఉంటుంది అందువల్ల చివరి ప్రవేశదారుడు కూడా ఈ కారణాల వల్ల దేశం యొక్క సంబంధిత జనాభాను పరీక్షలలో సరైనదిగా పరిగణించినప్పుడు చివరి ప్రవేశదారుడిని కూడా రైట్ స్టూడెంట్గా వర్గీకరించవచ్చు వారు గణిత భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రంలో ప్రాథమిక నైపుణ్య స్థాయిని కలిగి ఉంటారు కనీసం సమాచారాన్ని రికాల్ చేస్కోగలరు మరియు కొంత ప్రాథమిక అవగాహన ఖచ్చితంగా ఉంటుంది ఇది విద్యార్థుల సమితి ఏ విద్యార్థి అయినా ఇలా ఉండవచ్చు అప్పుడే ఒక విద్యార్థి అస్సలు ప్రవేశించగలడు ఇక్కడ కూడా వారు ప్రవేశించిన తర్వాత కూడా వారు ఎల్ కాబట్టి వారు LSగా ఎందుకు మారతారు ఈ విషయం తెలుసుకోవడానికి నేను వెళ్ళిన వివిధ పద్ధతులను పరిశోధన పత్రం జాబితా చేస్తుంది అన్నీ డేటా మరియు సాక్ష్యాల మద్దతుతో ఉన్నాయి కాని మొదట ఒక ఇన్ట్యూటిటివ్ వ్యూ ప్రదర్శిస్తాను అనధికారిక స్వరంలో నిర్వహించిన వ్యక్తిగత ఇంటర్వ్యూల ఆధారంగా మరియు ప్రతి ఇంటర్వ్యూ తర్వాత గమనికలు తయారు చేయబడ్డాయి ఎందుకంటే ఇవి సున్నితమైన విద్యార్థుల సమితి అని మీకు తెలుసు నేను మాట్లాడేటప్పుడు రాయడం ప్రారంభిస్తే అది అస్సలు సహాయం చేయదు వారు స్తంబించి పోతారు అని మీకు తెలుస్తుంది మరియు వారు నేను చెప్పే దాన్ని అర్దంచేస్కోలేరు అందువల్ల మాట్లాడటం చాలా అనధికారిక స్వరంలో జరిగింది మరియు ప్రతి ఇంటర్వ్యూ తర్వాత వెంటనే నోట్స్ తయారు చేయబడ్డాయి వారు ఎందుకు LS అవుతారు అనేది ఈ కారణాలలో ఒకటి కావచ్చు సాపేక్షంగా తక్కువ అభ్యాస సామర్థ్య స్థాయిలు ముఖ్యంగా అండర్గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లో వారి అత్యంత పోటీతత్వ క్లాస్మేట్స్తో పోలిస్తే అప్లై అనలైజ్ ఎవాల్యూట మరియు క్రియేట్ నైపుణ్యాలు తక్కువగా ఉన్నాయి ఇది తులనాత్మకమైనది పెద్ద సాధారణ మొదటి సంవత్సరం తరగతుల్లో దేశంలోని అత్యుత్తమ పోటీలతో వారు అభివృద్ధి చెందుతున్న ఇన్ఫెరిఓరిటీ యొక్క భావన దీనిని కొన్ని దేశాలలో ఫ్రెష్ మెన్ అని కూడా పిలుస్తారు మొదటి సంవత్సరం సాధారణ మొదటి సంవత్సరం కోర్సులు ఇది అభివృద్ధికి దారితీస్తుంది ఇది వారు చెప్పినది లేదా వారు చెప్పినదాని నుండి ఇది సేకరించబడింది క్లాస్ మెటీరియల్లో అవగాహన లేకపోవటానికి దారితీసే కొన్ని LSల తక్కువ భాషా నైపుణ్యాలు వారిని LSగా మార్చగలవు వారికి అర్థం కాలేదు ఇంగ్లీషు బోధనా మాధ్యమం అవడంతో వారు దానిని అర్థం చేసుకోలేరు మరియు ఇది కొందరికి కారణం కావచ్చు నాకు సంఖ్యలు ఉన్నాయి ఈ సంఖ్య చాలా పెద్దది కాదు శాతం చాలా పెద్దది కాదు కొన్ని LS యొక్క తక్కువ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ త్వరగా మునిగిపోయే భావనకు దారి తీస్తాయి పని భారం చాలా ఎక్కువగా ఉన్న ఐఐటిలలో ఇది చాలా త్వరగా జరుగుతుంది తరగతిలో చాలా మంది విద్యార్థులు మంచి టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కలిగి లేనప్పటికీ ఇతర కారణాలతో కలిపి ఈ నైపుణ్యం లేకపోవడం LS ను గణనీయంగా ప్రభావితం చేస్తుంది హోమ్ సిక్కెంస్స్ వంటి చిన్న అంశాలు మరియు వివిధ కారణాల వల్ల డిప్రెషన్ వంటి ఇతర ప్రధాన అంశాలు విద్యాపరమైన మరియు వ్యక్తిగత ఒకరిని LSగా మార్చగలవు కానీ ఈ వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి నేను చూసినప్పుడల్లా లేదా కొన్ని పెద్ద ఇబ్బందులను నేను గ్రహించినప్పుడు వృత్తిపరమైన సహాయం పొందడానికి సంస్థాగత యంత్రాల ద్వారా నేను వారికి చాలా సజావుగా మార్గనిర్దేశం చేశాను అలాంటి వారికి ఇబ్బందులు మానసిక ఇబ్బందులు ఈ రకమైన మానసిక ఇబ్బందులు ఉన్నవారికి సహాయం చేయడానికి మేము వృత్తిపరంగా శిక్షణ పొందలేదు మరియు మేము అలాంటిదే చేయటానికి కూడా ప్రయత్నించాలని నేను అనుకోను ఎందుకంటే మీరు అలా చేయకపోతే శిక్షణ లేకుండా మీరు విద్యార్థికి అధ్వాన్న పరిస్థితిని చేయవచ్చు ఇది జరిగినప్పుడు ప్రాపంచిక అశ్రద్ధ కారణంగా ఒక రెబెల్ మైండ్సెట్ కూడా దీనిని జర్మన్ భాషలో వెల్ష్ మెడ్స్ అంటారు ఇది టీనేజ్ స్థాయిలో జరుగుతుంది మరియు తల్లిదండ్రుల సామాజిక ఒత్తిడితో విద్యార్థి ప్రోగ్రామ్లోకి బలవంతం చేయబడ్డాడు మరియు ఇది విద్యార్థి తన తల్లిదండ్రులకు చెప్పే మార్గం మీరు నన్ను బలవంతం చేసారు నేను ఇందులో రాణిoచలేను దాని అర్థం ఏమిటో మీకు తెలుస్తుంది మరియు మొదలగునవి అది ఏమి చేయగలదో మీకు చూపిస్తాను ఉండండి నేను ఈ ప్రోగ్రామ్లోకి వచ్చాను ఎందుకంటే మీరు నన్ను ఇప్పుడు నొక్కినప్పుడు నేను ప్రోగ్రామ్లో బాగా చేయాలనుకోవడం లేదు విద్యార్థి ప్రోగ్రామ్ను ఇష్టపడుతున్నాడా లేదా అనేది పూర్తిగా భిన్నమైన అంశం ఇది జరగవచ్చు ఇది కూడా జరుగుతుంది ఒక నిర్దిష్ట చిన్న భాగం నేనుపరిశోధన పత్రంలో భిన్నాలను ఇచ్చాను వారు అవసరమైన మేరకు దృష్టి పెట్టలేకపోతున్నారు వారు సంబంధిత జ్ఞానాన్ని రికాల్ అండర్స్టాండ్ అప్లై చేయలేరు వారు తరగతులకు ఒక ఆచారంగా హాజరవుతారు మీకు తెలుసు వారిలో ఎక్కువ మంది తరగతులకు 90 శాతం ఆచారంగా హాజరవుతారు వారు వచ్చి అక్కడ ఖాళీ ముఖాలతో కూర్చుంటారు ఏమి జరుగుతుందో ఖచ్చితంగా తెలియదు వారు ఖాళీగా ఉన్నారని వారు మిమ్మల్ని చూసే విధానం నుండి మీకు చాలా స్పష్టంగా తెలుసు మరియు వారిలో 10 శాతం మంది వాస్తవానికి చాలా సక్రమంగా ఉన్నారు వారు తరగతులకు కూడా హాజరు కావడం లేదు వారు డీమోటివేట్ అవుతారు వారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు ఇది చాలా ఘోరమైనది ఎందుకంటే వారు ఏమి చేయగలిగారు వారు చేయగలిగినది ఏమైనా చేయగలరు ఎందుకంటే వారు చేయగలిగే సామర్థ్యం ఏమైనా చేయలేరని వారు చేయగల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు వారు కోర్సు వ్యాయామాలు చేయలేరు లేదా పరీక్షలు రాయలేరు వారు కోర్సులో మరియు సాధారణంగా జీవితంలో వైఫల్యానికి భయపడతారు వారు బహుళ ఆందోళనలకు గురవుతారు వారు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు మరియు వారు ఒక రంధ్రంలో ఉండటం గురించి మాట్లాడుతారు ఇవన్నీ విద్యార్థులతో ఇంటర్వ్యూల సమయంలో పొందబడ్డాయి మరియు దురదృష్టవశాత్తు ఇవన్నీ వారికి జరుగుతాయి చాలా మంది ప్రజలు దీనిని పని చేయవచ్చని భావించే మార్గాల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించారు కాని ఈ వ్యూహాలు నిజంగా పనిచేయవు మొదటి 3 సంవత్సరాల్లో నేను స్వయంగా కొన్నింటిని ప్రయత్నించాను లెఫ్ట్ స్టూడెంట్స్ని బోధకుడు లేదా క్లాస్మేట్స్ నుండి సహాయం పొందమని నేరుగా అడగడం వంటివి పని చేయలేదు దీన్ని ఎప్పుడూ చేయకండి ఇది పనిచేయదు మీరు వారికి చెప్పండి దయచేసి ఒక తరగతిలో మరొకరితో కొంత సహాయం పొందండి మరియు ఇది క్లాస్లో పని చేయదు లేదా తరగతి వెలుపల కూడా వారిని కలిసి మాట్లాడతారు మరియు మీరు నా నుండి లేదా మీ క్లాస్మేట్స్ నుండి సహాయం పొందమని ఆ స్వరంలో చెప్పారు అది సహాయం చేయదు తరగతి తరువాత LSను అధ్యయన సమావేశాలకు హాజరుకావాలని బలవంతం చేస్తే వారికి సహాయం చేయడానికి సీనియర్ విద్యార్థులు లేదా అధ్యాపకులు నిర్వహించిన తరగతి ఏదో ఒకవిధంగా వారు ఆ తరగతులకు హాజరుకావడం సుఖంగా ఉండదు వారు చూస్తారు వారు మీకు భిన్నంగా పనిచేస్తారని మీకు తెలుసు వారు చాలా సున్నితంగా ఉంటారు వారు బహిర్గతం అవుతున్నారని వారు భావిస్తారు వారు అలా చేయకూడదనుకుంటున్నారు ఇబ్బందులను చర్చించడానికి మమ్మల్ని కలవమని వారిని అడగడం మీరు దీన్ని చేయడం ద్వారా ప్రారంభిస్తే అది పనిచేయదు ఇది ఎలా పనిచేస్తుందో నేను తరువాత మీకు చెప్తాను కాని మీరు వచ్చి నా ఆఫీసులో నన్ను కలుసుకోండి అని చెప్పడం ప్రారంభిస్తే చాలా మటుకు వారు రారు పని చేసే వ్యూహం క్రింది విధంగా ఉంటుంది మీకు తెలిసిన LS మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా వారి నిస్సహాయత డ్యాన్స్ క్లాస్ తీసుకోవడం గురించి నేను ఇంతకు ముందే చెప్పాను మరియు ముఖ్య విషయం ఏమిటంటే వారికి తెలియకుండానే లెఫ్ట్ స్టూడెంట్స్ని కోర్సులో వీలైనంత త్వరగా గుర్తించండి నేను ఏమి చేస్తున్నానంటే నేను వారికి మొదటి వారం చివరిలో డయాగ్నొస్టిక్ టెస్ట్ ఇస్తాను జీవ వ్యవస్థలు రవాణా దృగ్విషయం మరియు జీవ వ్యవస్థలలో రవాణా ప్రక్రియలపై నేను చెప్పినట్లుగా ఇది ఒక కోర్సు మరియు అందువల్ల మొదటి వారం భౌతిక శక్తి సమతుల్యతను సమీక్షించడంలో మరియు తరువాత జీవసంబంధమైన వ్యవస్థలకు భౌతిక శక్తి సమతుల్యతను వర్తింపజేయడానికి ఖర్చు చేస్తారు వారు ఇప్పటికే మెటీరియల్ ఎనర్జీ బ్యాలెన్స్లలో ఒక కోర్సు చేసారు మరియు అందువల్ల 3 తరగతుల చివరలో నేను వారికి ఆ విషయంపై డయాగ్నొస్టిక్ టెస్ట్ ఇస్తాను మొదటి వారంలో మేము సమీక్షించాము మరియు నేను LS ను గుర్తించడం కొంచెం కష్టమైన డిజైన్ చేస్తున్నాను ఇది ఏమిటంటే ఇది అన్ని LSలను బాగా గుర్తిస్తుంది మరియు ఎవ్వరూ వదిలివేయబడరు కాని అది ఏమిటంటే ఇది 10 శాతం ఫాల్స్ పాజిటివ్ లను కూడా గుర్తిస్తుంది విద్యార్థులు వాస్తవానికి LS కాదు కానీ ఆ ప్రత్యేక డయాగ్నొస్టిక్ టెస్ట్ వారు బాగా చేయలేదు తరగతిలో పరస్పర సంభాషణల ఆధారంగా ఒకరు ఎల్లప్పుడూ తెలుసుకోవచ్చు విద్యార్థి కొన్ని కష్టమైన విషయాలకు చాలా బాగా స్పందిస్తూ ఉంటాడు మరియు మొదలగునవి మీరు LS నుండి ఆశించరు కాబట్టి ఈ స్పష్టమైన మార్గాల ద్వారా వారు నిజంగా LS కాదని మీరు గుర్తించవచ్చు కాని వారు ఆ పరీక్షను బాగా చేయరు రాబోయే రెండు వారాల్లో ఇది చాలా త్వరగా బయటకు వస్తుంది మీరు వారిని LSగా పరిగణించాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా ఉంది ఇది కేవలం 10 శాతం మాత్రమే కానీ అన్నీ LSలు గుర్తించబడతాయి మరియు నేను ఈ డయాగ్నొస్టిక్ పరీక్షను LS ను గుర్తించే సాధనంగా ప్రచారం చేయను డయాగ్నొస్టిక్ పరీక్ష యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే ట్యుటోరియల్స్ వంటి కోఆపరేటివ్ లెర్నింగ్ కోసం సమూహాలను ఏర్పరచడం మరియు మునుపటి అధ్యాయంలో మేము కవర్ చేసాము LS యొక్క అత్యంత సున్నితమైన స్వభావం గురించి మనం తెలుసుకోవాలి మరియు డయాగ్నొస్టిక్ పరీక్ష ద్వారా ఒకసారి గుర్తించబడితే LS వారి క్లాస్మేట్స్ ముందు తరగతిలో ఎప్పుడూ ప్రత్యక్షంగా ప్రసంగించకూడదు లేదా క్రూరంగా వ్యాఖ్యానించకపోవడం చాలా కీలకం అయితే ఏ రకమైన వ్యాఖ్య అయినపటికి చేయరాదు LS బాగా అర్థం చేసుకున్నా కానీ అది ఆ విధంగా రాలేదు మరియు వాటిని మొత్తం కోర్సు కోసం పూర్తిగా కోల్పోయాము మీ సహాయం పొందడానికి వారు మీ వద్దకు తిరిగి రారు మరియు మొదలగునవి కాబట్టి ఎప్పుడూ దీన్ని చేయవద్దు వారి విశ్వాసాన్ని పొందండి వారి విశ్వాసాన్ని పొందడానికి వివిధ మార్గాలు ఉన్నాయి నేను సాధారణంగా తరగతిలో తగిన సమయాల్లో డిస్ట్రిబ్యూషన్ని సహజమైన సంఘటనగా చర్చిస్తాను ఆపై నేను యాక్టివ్ లెర్నింగ్ వ్యాయామాలను ఇచ్చినప్పుడు నేను చుట్టూ తిరుగుతాను నేను వారితో మాట్లాడతాను నేను సగటు విద్యార్థితో మాట్లాడుతున్నట్లు వారితో మాట్లాడుతున్నాను మరియు వారిలో ఒక భావన నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది బోధకుడు వారికి సహాయం చేయడంలో నిజంగా గంభీరంగా ఉంటాడు లేదా నేను బోధకుడిని సంప్రదించినట్లయితే బోధకుడు సహాయం చేయగలడు అది మీ మాటల ద్వారా కాకుండా మీ చర్యల ద్వారా వారిలో రావాలి మీరు వారి విశ్వాసాన్ని పొందిన తర్వాత వారి అభ్యాసాన్ని మెరుగుపర్చడానికి చక్కటి సలహాలను ఇవ్వడం చాలా సులభం అవుతుంది మరియు ఇవన్నీ ఎక్కువ సమయం తీసుకోవు ఇది అవసరమయ్యే LSకు ట్యూనింగ్ మాత్రమే అది పూర్తయిన తర్వాత చాలా తక్కువ అదనపు సమయం పెట్టాలి ఎందుకంటే అన్ని పనులు ఇప్పటికే జరిగాయి ఇది ఇప్పటికే కమ్యూనికేట్ చేయబడింది మీరు దీన్ని అనుసరిస్తే మీరు సులభంగా గుర్తించి LSకు సహాయం చేయవచ్చు మరియు ప్రశ్న పేపర్ రూపకల్పన చాలా సమతుల్యతను కలిగి ఉండాలి ఈ అధ్యాయం యొక్క తరువాతి భాగంలోనే మనం చర్చిస్తాము కాబట్టి ఇది పేపర్లో ఉన్న సమాచారం నేను మొదట డేటాను ప్రదర్శిస్తాను ఆపై పరిశోధన పత్రం గురించి వాటి వివరాలను మీకు చెప్తాను ఇది జీవ వ్యవస్థలలో చాలా ఇటీవలి 2016 స్వతంత్ర సెమిస్టర్ రవాణా దృగ్విషయం ఇది విద్యార్థుల శాతం మార్కులు ఓపెన్ దీర్ఘచతురస్రాలు డయాగ్నొస్టిక్ పరీక్షలో మార్కులు నిండిన దీర్ఘచతురస్రాలు సెమిస్టర్ ఎండ్ పరీక్షలో మార్కులు డయాగ్నొస్టిక్ పరీక్షలో మీరు చూడగలిగినట్లుగా 0 నుండి 10 వరకు 90 నుండి 100 వరకు వెళ్ళే డిస్ట్రిబ్యూషన్ ఉంది ఇక్కడ ఒక నిర్దిష్ట డిస్ట్రిబ్యూషన్ ఉంది మరియు చివరి సెమిస్టర్ పరీక్షలో ఆ డిస్ట్రిబ్యూషన్ మారిపోయింది 0 నుండి 10 లేదా 10 నుండి 20 మార్క్ పరిధిలో ఎవరూ లేరు 20 నుండి 30 పరిధిలో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు వాస్తవానికి మార్కులు 30 కి దగ్గరగా ఉన్నాయి మరియు అందువల్ల భారీ డిస్ట్రిబ్యూషన్ బదులుగా మొత్తం డిస్ట్రిబ్యూషన్ కుడి వైపుకు మారిపోయింది ఈ ప్రాంతంలో ఎవ్వరూ లేరు అంటే LS గణనీయంగా సహాయపడింది వీరంతా కోర్సును పాస్ చేశారు అవును ఇది రెండు సంవత్సరాల మధ్య ఉంది అంటే ఒక సంవత్సరంలో ఒక సెమిలోస్టర్ చివరి పరీక్షలో డయాగ్నొస్టిక్ పరీక్ష ఇది 2010 మరియు 2016 మధ్య డేటా ఇది ఎండ్ సెమిస్టర్ పరీక్ష మార్కులు లేదా మొత్తం కోర్సు మార్కులు విద్యార్థుల సంఖ్య శాతం మార్కులు ఇది ఎండ్ సెమిస్టర్ పరీక్ష మార్కులు అని నేను అనుకుంటున్నాను కాబట్టి 2010 లో మనం చూడగలిగినట్లుగా LS ను మెరుగుపరచడానికి నేను తెలివిగా వ్యూహాలను ప్రయత్నించని చివరి సంవత్సరం డిస్ట్రిబ్యూషన్ ఇప్పటికీ 0 నుండి 10 వరకు కొంతమంది 10 నుండి 20 వరకు కొంతమంది 20 లో పెద్ద సంఖ్యలో ప్రజలు 30 వరకు మరియు మొదలగునవి అయితే 2016 లో నేను ఈ పనులను చేయగలిగే సౌలభ్యంలో ఒక నిర్దిష్ట దశకు చేరుకున్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ కుడి వైపుకు మారిపోయింది మనకు 20 నుండి 30 పరిధిలో అతి తక్కువ మార్కులు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ తక్కువ 27 అని అనుకుంటున్నాను ఇద్దరు విద్యార్థులు 27 మరియు 29 నేను సరిగ్గా గుర్తుంచుకుంటే డిస్ట్రిబ్యూషన్ కుడి వైపుకు మారిపోయింది మరియు ఇక్కడ ఉన్న వివిధ సంవత్సరాల్లో తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య గుర్తించబడిన LLS సంఖ్య లేదా డయాగ్నొస్టిక్ పరీక్ష ద్వారా LS గుర్తించబడిన ఎల్ఎస్ల సంఖ్య ఉత్తీర్ణులైన వారి సంఖ్య వాస్తవానికి నేను ఇక్కడ తప్పుడు పాజిటివ్లను చేర్చలేదు 2012 లో అక్కడ 55 మంది తరగతిలో 16 మంది గుర్తించబడ్డారు మరియు 15 మంది ఉత్తీర్ణులయ్యారు 11 మంది గుర్తించబడ్డారు మరియు 9 మంది ఉత్తీర్ణులయ్యారు మరియు 2014 లో ఈ కార్యక్రమం మారిన సంవత్సరం మేము కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాము అందువల్ల ఎల్ఎస్ నిజంగా ఈ ప్రత్యేక బ్యాచ్లో అంత పెద్ద సంఖ్యలో లేదు వారు ప్రోగ్రామ్ నిబంధనల ప్రకారం కోర్సు కోసం నమోదు చేసుకోలేరు ముగ్గురు మాత్రమే లేరు మీకు కూడా తెలుసు చాలా ఎడమ వైపున మరియు వారు ముగ్గురు పాస్ అయ్యారు మరియు గత రెండేళ్ళు మరియు 2017 తో సహా నా దగ్గర 2017 డేటా కూడా ఉంది గుర్తించిన ఎల్ఎస్ అందరూ కోర్సులో ఉత్తీర్ణులయ్యారు ఈ వ్యూహాలను అనుసరించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది నేను ఎక్కడి నుండి వస్తున్నానో మీకు తెలుసా LS ను మీరు ఈ ప్రత్యేక క్షేత్రంలోకి నిజంగా నెట్టవలసిన అవసరం ఉందని నేను చెప్పడం లేదు కాని నేను LS కోసం ఎక్కడ నుండి వస్తున్నానో ఇలాంటిదే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం పూర్తి చేసిన తరువాత ఎల్ఎల్ఎస్ వారి బలానికి సరిపోయే కెరీర్లను ఎంచుకోవడం మంచిది ప్రోయాక్టివ్ సలహా యొక్క పై పద్ధతులతో ఇవి వివిధ పదాలు ఇది పరిశోధన పత్రం నుండి తీసుకోబడింది దాని గురించి చింతించకండి ఇప్పుడు మీరు పరిశోధన పత్రాన్ని చదివినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది దయ తాదాత్మ్యం అవగాహన మరియు వంటి మానవ అంశాలపై తగిన పరిశీలనతో కలిపి పైన పేర్కొన్న ప్రోయాక్టివ్ సలహా పద్ధతులు గ్రాడ్యుయేషన్ ప్రక్రియ ఎల్ఎల్ఎస్కు ప్రత్యేకించి ప్రోగ్రామ్ నుండి తప్పుకోవడం చాలా ఆలస్యం అయినప్పుడు తక్కువ బాధాకరమైనది నేను ఇక్కడ నుండి వస్తున్నాను ఈ ప్రక్రియలో వారు అనుభవించే దయ వారిపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది మరియు ఇది సంబంధిత వారందరికీ సానుకూలంగా ఉంటుంది గణనీయమైన ఆచరణాత్మక పరిణామాలు కూడా ఉన్నాయి తమ అల్మా మేటర్ గురించి మంచిగా భావించే మరియు చేయగలిగే విద్యార్థులు ఈ సంస్థను పూర్వ విద్యార్ధులుగా సహాయం చేస్తారు సహాయం సంస్థతో ఆర్థిక బహుమతులు మరియు ఇతర మార్గాల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా మంచి నిశ్చితార్థాన్ని కలిగి ఉంటుంది ఎల్ఎల్ఎస్లో నేర్చుకోవడంలో ప్రతికూల భావాలను తగ్గించే ప్రయత్నాలు మరియు సగటు విద్యార్థులకు మరియు హెచ్ఎల్ఎస్కు వారి అభ్యాసాన్ని మెరుగుపర్చడానికి తగిన అవకాశాలను కల్పించే ప్రయత్నాలు విద్యార్థులు వారి అల్మా మేటర్ పట్ల సానుకూల భావాలను అనుసంధానించే అవకాశాన్ని పెంచుతాయి మరియు ఇది సంబంధిత అందరికీ చాలా మంచిదని నేను భావిస్తున్నాను మరియు నేను ఇక్కడ నుండి వస్తున్నాను నేను ఎల్ఎల్ఎస్ను నెట్టడానికి ప్రయత్నించడం లేదని మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను మేము ఎల్ఎల్ఎస్ అభ్యాసాన్ని మెరుగుపరచడానికి ఒక నిర్దిష్ట కారణం ఉంది ఇది సంబంధిత అందరికీ మంచిది వారు మా తరగతిలో ఒక భాగం ప్రతి ఒక్కరూ తరగతిలో ఒక భాగమని నేను అనుకుంటున్నాను మరియు తరగతిలోని ప్రతి ఒక్కరికీ బోధకుడు బాధ్యత వహిస్తాడని నేను నమ్ముతున్నాను దానితో నేను అధికారిక అంశాలను స్కోలర్లీ వ్యూ తెలుసుకుందాం ఇది మొత్తం పాయింట్ నేను ఏదో ఒక స్పష్టమైన దృక్పథాన్ని ప్రదర్శించబోతున్నాను దాని ఫలితంగా సహేతుకమైన అధికారిక కాగితం వచ్చింది కాబట్టి మీరు లింక్ను బాగా తయారు చేయవచ్చు కాబట్టి స్కోలర్లీ వ్యూ ఇలాంటిదే ఇది ఎక్కువగా వంగిన ఫ్రేమ్వర్క్లు లేదా సిద్ధాంతాల ఆధారంగా ఒక అవగాహన ఈ స్కోలర్లీ వ్యూ ఎక్కువగా కలిగి ఉంటుంది మరియు దీనికి ఆమోదయోగ్యమైన ఆధారం ఉండాలి దీన్ని కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి మనమందరం ఇంజనీర్లుగా భావిస్తే కాబట్టి మేము దీనిని అభినందిస్తున్నాము గెలీలియో పిసా టవర్ నుండి తన ప్రసిద్ధ ప్రయోగం చేసినప్పుడు గురుత్వాకర్షణ కారణంగా త్వరణం అన్ని వస్తువులపై ఒకేలా ఉందని చూపించాడు అతను ఒక ఫిరంగి బంతిని తీసుకున్నాడు మరియు అతను ఒక ఈకను తీసుకొని వాటిని పడేశాడు వాస్తవానికి వాయు నిరోధకత కారణంగా అవి ఒకేసారి భూమికి చేరుకోలేవు కాని గురుత్వాకర్షణ కారణంగా త్వరణం అనేది ఒక ముఖ్యమైన భావన అని గమనించండి గాలి నిరోధకత అనేది పూర్తిగా భిన్నమైన భావన ఈ రెండూ కలిసి ఒక ఆచరణాత్మక పరిస్థితిలో కలిసి వస్తాయి అనేక ఇతర విషయాలు గాలి మరియు మొదలగునవి ఉండవచ్చు అవి ఒక ఆచరణాత్మక పరిస్థితిలో కలిసి వస్తాయి మరియు ఆచరణాత్మక పరిస్థితి మన వద్ద ఉన్న వాస్తవ తరగతి అయితే గురుత్వాకర్షణ గురుత్వాకర్షణ ఫ్రేమ్వర్క్ మరియు వాయు నిరోధక ఫ్రేమ్వర్క్ లేదా గురుత్వాకర్షణ సిద్ధాంతం మరియు వాయు నిరోధక సిద్ధాంతం కారణంగా త్వరణం అర్థం చేసుకోవడంతో సంబంధం ఉన్న విలువ మీకు తెలుసు మనందరికీ తెలుసు కాబట్టి ఈ పండితుల అభిప్రాయం ఏమిటంటే గురుత్వాకర్షణ లేదా గాలి నిరోధకత లేదా ఇతర మార్గాల వల్ల త్వరణాన్ని బాగా అర్థం చేసుకోవడం ఒక తరగతిలో ఏమి జరుగుతుందో బాగా అర్థం చేసుకోవడం మరియు తద్వారా ఒక ఫలితాన్నిచ్చే తరగతిని హేతుబద్ధంగా మెరుగుపరచడం ఇది ఒక ఆచరణాత్మక ఫలితం వాస్తవానికి అవగాహన నేర్చుకోవడం దాని స్వంత ఫలితం కాబట్టి పండితుల దృక్పథం అంటే కనీసం నేను అర్థం చేసుకున్నంతవరకు మొత్తం విషయానికి చాలా ఎక్కువ సూక్ష్మ నైపుణ్యాలు ఉండవచ్చు నేను ఇప్పుడు చేయబోయేది పరిశోధన పత్రాన్ని మీకు పరిచయం చేయడం ద్వారా పూర్తి చేయడం నేను ఇప్పుడు చర్చించినది కాగితంలో ఉంది మరియు ఆ పరిశోధన పత్రాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను అది బహుశా నేను ఏమి చేస్తానో నేను ఈ పరిశోధన పత్రాన్ని ఒక చిన్న సెషన్ ఒంటరిగా తీసుకుంటాను ఇప్పుడు మనకు సమయం ముగిసింది మేము తరువాతిసారి కలిసినప్పుడు ఒక చిన్న సెషన్ వలె తీసుకుంటాను ఆ విధంగా మనం ఎక్కువ సమయం గడపవచ్చు మరలా కలుద్దాం